ఇప్పుడు మనం మొదట ఛార్జ్ లు మరియు క్షేత్రాలు కరెంట్ మరియు వోల్టేజ్ ల మధ్య సంబంధాన్ని చూద్దాం కాబట్టి విద్యుత్ కరెంట్ అంటే ఏమిటి మనందరికీ తెలిసిన విద్యుత్ కర్రెంట్ ప్రాథమికంగా ఛార్జీల ప్రవాహం రేటు అంటే మీకు ఒక నిర్దిష్ట ఉపరితలం ఉంటే మరియు కొన్ని ఛార్జ్ లు ఈ దిశలో కదులుతున్నాయి కాబట్టి ఇవి కొన్ని సానుకూలఛార్జ్ లు అని చెప్పనివ్వండి మరియు ఒక నిర్దిష్ట ఉపరితలం అంతటా ఛార్జ్ ల ప్రవాహం రేటు dQdt కాబట్టి మీరు 1 కూలంబ్ ఛార్జ్ 1 కూలంబ్ ఛార్జ్ ని పరిగణించండి 1 సెకనులో ఉపరితలం దాటడం జరుగుతుంది 1 సెకనులో మొత్తం 1 కూలంబ్ ఛార్జ్ నిర్దిష్ట ఉపరితలం దాటుతుంది అప్పుడు కరెంట్ అనేది ఛార్జ్ ప్రవాహం యొక్క మార్పు రేటు ఇది సెకనుకు 1 కూలంబ్ దీనికి 1 ఆంపియర్ యూనిట్ ఇవ్వబడుతుంది ఇప్పుడు దీనికి గల చారిత్రక కారణాలు కూడా తెలుసు కరెంట్ అనేది ధనాత్మక చార్జీల ప్రవాహంగా పరిగణించబడుతుంది ఎందుకంటే పదార్థం యొక్క పరమాణు నిర్మాణానికి ముందు ఇవన్నీ కనుగొనబడ్డాయి కనుక ఇది కదులుతున్న ఎలక్ట్రాన్లు అని మనకు ఇప్పుడు తెలుసు ఒక నిర్దిష్ట సానుకూల ఛార్జీలు ఎడమ నుండి కుడికి కదులుతున్నాయి సానుకూల ఛార్జీలు కదలడం లేదు సానుకూల ఛార్జ్ లు ఎడమ నుండి కుడి వైపు కి కదులుతున్నాయి అని చెబితే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ల పరిభాషలో అక్కడ వాస్తవానికి ఎలెక్ట్రాన్లు కుడి నుండి ఎడమ వైపుకి కదులుతున్నాయి అని అర్ధం వాస్తవానికి ఇలా జరుగుతుంది అని తెలిసినప్పటికీ కన్వెన్షన్ కారణంగా కరెంట్ ని పాజిటివ్ ఛార్జ్ ల ప్రవాహం గా నిర్వచిస్తాము కాబట్టి మీరు దీని యొక్క భౌతిక చిత్రాన్ని పొందాలనుకుంటే ఎలక్ట్రాన్లు వ్యతిరేక దిశలో కదులుతున్నట్లు మీరు ఊహించుకోవాలి ఇప్పుడు ఇది కరెంట్ యొక్క చాలా సాధారణ నిర్వచనం మరియు ఉపరితలంపై ఛార్జీలు ఎలా కదులుతున్నాయో దాన్ని బట్టి 1 సెకనులో ఉపరితలం అంతటా ఎంత ఛార్జ్ కదులుతుందో చూడటం ద్వారా మీరు కరెంట్ను లెక్కించవచ్చు ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్ల విషయంలో మనకు కొన్ని కండక్టర్లు ఉన్నాయి మీరు వాటిని వైర్లుగా భావించవచ్చు లేదా మీకు కొన్ని ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఛార్జీలు ఈ వైర్ల ద్వారా లేదా మూలకానికి అనుసంధానించబడిన వైర్ల ద్వారా మరియు మూలకం ద్వారా మాత్రమే కదులుతాయి మరియు వైర్ ద్వారా కదులుతున్న మొత్తం ఛార్జ్ ల పై మాత్రమే మన ఆసక్తి ఉంటుంది మరియు వైర్ యొక్క ఉపరితలం అంతటా అది ఎలా పంపిణీ చేయబడుతుంది అనే గురించి మేము చింతించము ఇప్పుడు కొన్ని అధునాతన సర్క్యూట్లు ఉంటాయి దీనిలో మనకు ఆందోళన ఉండవచ్చు కానీ ఛార్జీలు ప్రవహించే వైర్ యొక్క ఉపరితలం అంతటా ఎలా పంపిణీ చేయబడుతున్నాయి అనే విషయాన్ని పూర్తిగా విస్మరించడం ద్వారా మరియు తీగ గుండా ప్రవహించే మొత్తం ఛార్జీని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ద్వారా చాలా సర్క్యూట్లను పరిష్కరించవచ్చు కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా సమస్య యొక్క ప్రాదేశిక విస్తరణలు అనగా ఛార్జీలు లేదా క్షేత్రాల ప్రాదేశిక పంపిణీని విస్మరించినప్పుడు విద్యుదయస్కాంతంలోని సమస్యలతో పోలిస్తే విషయాలు చాలా సరళంగా మారతాయి కాబట్టి మొదటి విషయం ఏమిటంటే వైర్ ద్వారా ప్రవహించే మొత్తం ఛార్జ్ గురించి లేదా ప్రాథమికంగా వైర్ ద్వారా ప్రవహించే మొత్తం కరెంట్ గురించి మాత్రమే మేము ఆందోళన చెందుతాము కనుక ఇది ఒక సరళీకరణ ఇప్పుడు ఇది సాధ్యమే ఎందుకంటే ఈ వైర్లు మరియు ఛార్జీలు ఈ వైర్ల ద్వారా మాత్రమే ప్రవహించగలవు మరియు వైర్లకు వెలుపల కరెంట్ లేదా ఏదైనా ఛార్జ్ ప్రవాహం అతితక్కువగా పరిగణించబడుతుంది అనగా విస్మరించబడుతుంది ఈ అంచనాలు కలిగి ఉన్న చాలా ఉపయోగకరమైన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి మేము ఈ అంచనాలు సురక్షితంగా చేయవచ్చు మనకు వైర్ ఉందని చెప్పండి మరియు ఈ దిశలో ప్రవహించే ఛార్జ్ యొక్క సెకనుకు 1 కూలంబ్ ఉంది కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఇది వైర్ ద్వారా A నుండి B వరకు 1 ఆంపియర్ కరెంట్ ప్రవహిస్తుంది ఇది వైర్ ద్వారా B నుండి A వరకు మైనస్ వన్ ఆంప్ కరెంట్ వలె ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇది చాలా స్పష్టంగా ఉంది కానీ నేను దీనిని వ్రాయడానికి కారణం మీరు సర్క్యూట్ల కోసం పరిష్కరించేటప్పుడు మీరు సానుకూల ప్రవాహాలు మరియు ప్రతికూల ప్రవాహాలు రెండింటినీ ఎదుర్కొంటారు మీరు ధ్రువణతలలో ఒకదానితో వ్యవహరించడం చాలా సౌకర్యంగా ఉండాలి కాబట్టి ఏదైనా మూలకంలో మీరు 1 ఆంపియర్ కరెంట్ను ఒక దిశలో తీసుకుంటే అది ఖచ్చితంగా మైనస్ 1 ఆంపియర్ కరెంట్ను వ్యతిరేక దిశలో కలిగి ఉండటానికి సమానం కాబట్టి మీరు ప్రవాహాల ధ్రువణతలతో అసౌకర్యంగా లేదా గందరగోళం చెందకూడదు